ఈ మాడ్యూల్కు స్వాగతం ఈ ఉపన్యాసం చివరి ఉపన్యాసం యొక్క కొనసాగింపు చివరి ఉపన్యాసం లో మనం మాస్ ఫెట్ ను చూశాము మరియు ప్రక్రియ విధానంఉపయోగించిమాస్ ఫెట్ను ఎలా తయారు చేయవచ్చో చూశాము అప్పుడు ఎన్ హాన్సమెంట్ టైపు మాస్ ఫెట్ ఎలా పనిచేస్తుందో చూశాము మనం కొన్ని బదిలీ లక్షణాలను చూశాము ఈ మాడ్యూల్లో మనం డిప్లిషన్ టైపు మాస్ ఫెట్ పై దృష్టి పెడ తాము కాబట్టిఎన్ హాన్సమెంట్ టైపు మాస్ ఫెట్ విషయం లో సోర్స్ మరియు డ్రైన్ మధ్య ఛానళ్ళు లేవు నా చూపుడు వేలు అని నేను చెబితే అప్పుడు ఇది సోర్స్ మరియు ఇది డ్రైన్ అప్పుడు ఈ పిఎన్ ఛానల్ అంటేఛానల్ లేదు కాబట్టి సోర్స్ తో పోలిస్తే పాజిటివ్ గేట్ వోల్టేజ్ ను మనం వర్తింపజేసినప్పుడు ఈ ఛానల్ ఉత్పత్తి అవుతుంది VGS యొక్క పాజిటివ్ గేట్ వోల్టేజ్ సోర్స్ తో పోలిస్తే సానుకూలంగా ఉంటుంది ఆపై గేట్ వద్ద సానుకూల వోల్టేజ్ ఉన్నందున ఎలక్ట్రాన్లు బేస్ నుండి ఆకర్షించబడతాయి మరియు ఛానల్ ఏర్పడుతుంది ఈ ఛానల్ యొక్క విధి నిర్మాణం మనం VGS ను పెంచుతున్నప్పుడు కరెంటు పెరగటం మొదలవుతుంది మారే VDS విలువలతో మనం స్థిరమైన VGS కోసం మనం VDS ని పెంచినప్పుడు ఇది సంతృప్త ప్రాంతానికి చేరుకుంటుంది ఇది సంతృప్తత ప్రారంభించినప్పుడు స్థిరమైన వోల్టేజ్ లేదా VD saturation సంతృప్తతను పిన్చ్ ఆఫ్ ప్రాంతం అని కూడా పిలుస్తారు ఆ పై మనం పెంచుతూనే ఉన్నప్పుడు అకస్మాత్తుగా అది పెరుగుతుంది లేదా VDS నిరంతరాయంగా పెరగడం వలన మాస్ఫెట్ విచ్ఛిన్నం కావచ్చు లేదా విచ్ఛిన్న ప్రాంతంలోకి ప్రవేశించవచ్చు లేదా మాస్ఫెట్ ప్రభావితం కావచ్చు మరియు అది నాశనం కావచ్చు కాబట్టి మన VDS విలువ ఒక నిర్దిష్ట విలువ ను మించకూడదు కరెంట్ I యొక్క ప్రవాహాన్ని చూడటానికి గేట్ నుండి సోర్స్ వోల్టేజ్జ్ థ్రెషోల్డ్ వోల్టేజ్ కంటే ఎక్కువ లేదా సమానంగా ఉండాలని మనం చూశాము కాబట్టి ఈ మాడ్యూల్లో డిప్లిషన్ టైపు మాస్ ఫేట్ ఎలా ఉందో చూద్దాం ఇంకా మనం దానిని ఎలా ఆపరేట్ చేయగలము మరియు డిప్లిషన్ టైపు మాస్ ఫెట్ నిర్మాణం ఏమిటి చూద్దాం కాబట్టి మీరు స్క్రీన్ చూస్తే ఈ రోజుమనం డిప్లిషన్ టైపు nmos ట్రాన్సిస్టర్ గురించి చర్చిస్తాము దాని నిర్మాణం మరియు పని అలాగే దాని డ్రైన్ మరియు బదిలీ లక్షణాలు మనం డ్రైన్ మరియు బదిలీ లక్షణాలను చూస్తాము కేవలం డిప్లిషన్ టైపు మాస్ ఫెట్ మరియు ఎన్హాన్సమెంట్ టైపు నిర్మాణం మరియు పని ని చూస్తాము కాబట్టి ఈ స్లయిడ్ను దగ్గరగా చూడండి మీరు ఈ ప్రత్యేక చిత్రంSSB చూస్తే SSB అనే సబ్ స్ట్రేట్ కనిపిస్తుంది ఇది అంతర్గతంగా ఇక్కడ ఉన్న సోర్స్ కి అనుసంధానించబడి ఉంది మనం VDS ను వర్తింపజేస్తున్నాము ఇక్కడ సోర్స్ తో పోలిస్తే డ్రైన్ మరింత సానుకూలంగా ఉంటుంది ఆపై కరెంటు ఈ ప్రత్యేక స్థితిలో గేట్ నేరుగా సోర్స్ కి అనుసంధానించబడి ఉంది అంటే VGS VGS 0 ఇప్పుడు ఈ స్థితిలో మీరు చూడవచ్చు సోర్స్ ఇక్కడ ఉందిడ్రైన్ ఇక్కడ ఉంది ఇంకా సోర్స్ మరియు డ్రైన్ మధ్య ఇప్పటికే ఛానల్ ఉంది ఇప్పుడు నా VGS 0 వోల్ట్ అయినప్పుడు నా VDS ఏమిటి VDS డ్రైన్ వద్ద వోల్టేజ్ మైనస్ సోర్స్ వద్ద వోల్టేజ్ తప్ప మరొకటి కాదు కాబట్టి నేను VDS ని పెంచుకుంటే నా VD పెరుగుతుంది మరియు తదనుగుణంగా నా IDపెరుగుతుంది సోర్స్ మరియు డ్రైన్ మధ్య ఈ ఛానల్ఇప్పటికే ఉంది కాబట్టిప్రత్యేక స్థితిలో మీకు VGS0 ఉన్నప్పుడుమరియు VDS పెరుగుతున్నప్పుడు మనం డ్రైన్ కరెంట్ లో పెరుగుదలను చూడవచ్చు ఎన్హాన్సమెంట్ టైపు విషయం లోVGS 0 కి సమానం అయినప్పుడు VDS ని పెంచేటప్పుడు కూడా మనం ఎటువంటి డ్రైన్ కరెంట్ కనుగొన లేక పోయాము ఎందుకంటే సోర్స్ మరియు డ్రైన్ మధ్య ఛానల్ లేదు కాబట్టి ఇప్పుడు డిప్లిషన్ టైపు మాస్ ఫెట్ విషయం లో మనం ఏమి చూస్తాము మనం సోర్స్ వోల్టేజ్ కి గేట్ వర్తించనప్పుడు వోల్టేజ్ 0 ఈ సందర్భం లో మనం గేట్ నుండి సోర్స్ కి 0 వోల్టేజ్ అప్లై చేసినప్పుడుమనం VDSని పెంచినప్పుడు తదనుగుణంగా కరెంటు ID లో పెరుగుదల చూడవచ్చు కాబట్టి అది ఏమిటి తదుపరి ఒక VDS చూద్దాం నేను పెంచుతూ ఉంటే అప్పుడు రివర్స్ బయాస్ పెరుగుతూనే ఉంటుంది డిప్లిషన్ రీజియన్ వెడల్పు పెరుగుతూనే ఉంటుంది మరియు ఛానల్స్ ఇరుకుగా ఉంటాయి మరియు ID స్థిరంగా మారుతుంది కాబట్టి నేను VDS ని పెంచుతూ ఉంటే అప్పుడు ఛానల్ ఈ విధంగా ఇరుకైనదిగా ప్రారంభమవుతుంది ఇది మీరు ఫిగర్ నుండి చూడవచ్చు ఇక్కడే మరియు ఛానల్ ఇరుకైనది కనుక ఏమి జరుగుతుంది డిప్లిషన్ రీజియన్ యొక్క ఈ వెడల్పు పెరుగుతోంది ఇప్పుడు డిప్లిషన్ రీజియన్ ఇలా ఉంటుంది కాబట్టి వెడల్పు పెరుగుతోంది ఇప్పుడు డిప్లిషన్ రీజియన్ యొక్క వెడల్పు పెరుగుతున్నట్లయితే అంటే ఛానల్ ఇరుకైనదిగా మారుతోంది ఛానల్ ఇరుకైనట్లయితే నా కరెంటు ID స్థిరంగా ఉంటుంది మరియు VGS 0 ఉన్నప్పుడు ఈ ప్రత్యేక సందర్భంలో నా ID నా డ్రైన్ కరెంటు అయినప్పుడు అది స్థిరమైన విలువ అప్పుడు దీనిని ID సంతృప్తత లేదా IDSS అంటారు ఇప్పుడు మీరు స్లైడ్ కి కుడి ప్రక్క చూస్తే మీరు ఏమి చూస్తారు VGS 0 కన్నా తక్కువ ఉంటే లేదా VGS 1 వోల్ట్ అని చెప్పండి ఇప్పుడు ఏమి జరుగుతుంది అది ఏంటి అంటే ఆ VGS గేట్ ప్రతికూలంగా ఉంది ఎలక్ట్రాన్లు ప్రతికూలంగా చార్జ్ చేయబడినందున ఎలక్ట్రాన్లు నెట్టి వేయ బడతాయి మనం గేట్ టెర్మినల్కు నెగటివ్ అప్లై చేసాముఎలక్ట్రాన్లు ప్రతికూలంగా చార్జ్ చేయబడినందున ఎలక్ట్రాన్లు నెట్టి వేయ బడతాయి కాబట్టి నెగటివ్ నెగటివ్ వికర్షణకు కారణమవుతుంది ఈ వికర్షణ ఎలక్ట్రాన్ల ను సబ్ స్ట్రేట్ లోకి నెట్టడంలో ప్రభావం చూపుతుంది ఒక సబ్ స్ట్రేట్ ఉందని మీరు చూడవచ్చు కాబట్టి ఎలక్ట్రాన్లు క్రిందికి వస్తాయి ఇది ఇలా క్రిందికి నెట్టబడుతుంది మరియు ప్రతికూల చార్జ్ కారణంగా హోల్స్ సానుకూల చార్జ్ కలిగి ఉంటాయి కాబట్టి హోల్స్ పైకి నెట్టబడతాయి హోల్స్ పైకి లాగబడతాయని మీరు చూస్తారు ఎలక్ట్రాన్లు క్రిందికి నెట్టబడతాయి కాబట్టి ఇది ఎలక్ట్రాన్లు మరియు హోల్స్ పునః సంయోగం ఫలితంగా n ఛానెల్లో ఎలెక్ట్రాన్స్ తగ్గుతాయి ID ని తగ్గిస్తాయి కాబట్టి VGS 0 కన్నా తక్కువ ఉన్న ఈ ప్రత్యేక పరిస్థితి ఉంటే ఏమి జరుగుతుంది ఛానెల్ నుండి ఎలక్ట్రాన్లు క్రిందికి నెట్టబడతాయి హోల్స్ పైకి లాగబడతాయి హోల్స్ మరియు ఎలక్ట్రాన్ల పునః సంయోగం ఉంటుంది చివరికి నేను చూస్తున్నది ఛానెల్లో తగ్గుదల మరియు కరెంటు ID కూడా ఏక కాలంలో తగ్గుతుంది కాబట్టి మరొక పరిస్థితిని పరిశీలిద్దాం ఈ సందర్భంలో నా VGS 0 వోల్ట్ నా VGS 0 వోల్ట్ అయితే అది ప్లస్ 1 వోల్ట్ అని అనుకుందాం గేట్ టెర్మినల్ వద్ద మీరు ఇక్కడ ప్లస్ చూడవచ్చు మీకు సబ్ స్ట్రేట్ ఉంది ఇది భూమికి అనుసంధానించబడి ఉంది మరియు మనకు తెలిసిన సోర్స్ కి అంతర్గతంగా కనెక్ట్ చేయబడింది కాబట్టి ఇక్కడ నాకు గేట్ ఉంటే అది సోర్స్ తో పోలిస్తే సానుకూలంగా ఉంటుంది అప్పుడు ఎలక్ట్రాన్లకు ఏమి జరుగుతుంది ఇక్కడ ఎలక్ట్రాన్లు సబ్ స్ట్రేట్ లో పైకి లాగ బడుతుంది ఇది ఇప్పటికే n ఛానల్ ఉంది మీరు అందరూ చూడగలిగినట్లుగా n ఛానెల్ ఇక్కడ ఉంది ఇది n ఛానల్లోని ఎలక్ట్రాన్లు ఇది సోర్స్ మరియు డ్రైన్ మధ్య ఛానల్ను రూపొందిస్తుంది ఇది మీ ఆక్సైడ్ లేయర్SiO2 గేట్ ఆక్సైడ్ యొక్క పలుచని లేయర్ మనం ఇప్పటికే చూసినట్లుగా మనం గేట్ ఆక్సైడ్ ను ఎలా పెంచుతాము థర్మల్ ఆక్సీకరణను ఉపయోగించడం ద్వారా గేట్ ఆక్సైడ్ పెరుగుతుంది ఇప్పుడు నేను సబ్ స్ట్రేట్ కు సంబంధించి పాజిటివ్ను వర్తింపజేస్తే ఎలక్ట్రాన్ పి సబ్ స్ట్రేట్ నుండి మైనారిటీ క్యారియర్లు పైకి లాగబడతాయి మరియు ఛానల్ లో ఎక్కువ సంఖ్యలో ఎలక్ట్రాన్లు ఉంటాయి ఛానల్ లో ఎక్కువ సంఖ్యలో ఎలక్ట్రాన్లు ఉంటాయి ఇవి ID వేగంగా పెరగడానికి కారణమవుతాయి పాజిటివ్ అప్లై ఎలక్ట్రాన్ ఆకర్షించబడుతుందని మనం అర్థం చేసుకోవాలి నెగటివ్ అప్లై ఎలక్ట్రాన్ క్రిందికి నెట్టబడుతుంది ఎలక్ట్రాన్లు క్రిందికి నెట్టి వేయబడితే ఛానల్ ఇరుకవుతుంది మరియు నా ID తగ్గుతుంది నా ఎలక్ట్రాన్లు పైకి నెట్టబడితే నా ID పెరుగుతుందని నేను చూడగలను డిప్లిషన్ టైపు మాస్ ఫెట్ దీనిని కలిగి ఉంటుంది కాబట్టి ఈ సందర్భంలో నేను డ్రైన్ బదిలీ లక్షణాలను గీయాలనుకుంటేడిప్లిషన్ టైపు మాస్ ఫెట్ కోసం నేను ఎలా గీయ గలను ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు VGS 0 వోల్ట్ వద్ద నాకు ఇప్పటికే పెరుగుతున్న VDS ఉంది VDS పెరుగుతున్నప్పుడు నేను ID లో పెరుగుదల చూస్తాను మీరు ఇక్కడ చూస్తున్నట్లుగా VGS 0 వోల్ట్కు సమానం అని చూద్దాం అంటేమనం ఈ పంక్తిని పరిగణించాలి మరియు VGS 0 వోల్ట్ అయినప్పుడు కరెంట్ ఇప్పటికే ప్రవహిస్తున్నట్లు మీరు చూస్తున్నారు కాబట్టి నాకు VGS 0 వోల్ట్ కన్నా తక్కువ ఉంటే ఈ సందర్భం లో మీరు చూడగలిగినట్లుగా నా కరెంట్ తగ్గడం ప్రారంభిస్తుంది సంతృప్త IDSS ప్రారంభంలో చేరుకుంటుందని మీరు చూడవచ్చు మరియు VGS 6 వోల్ట్ వద్ద మీరు ఇక్కడ చూడవచ్చు ఇది దాదాపు కాల్ కానీ నేను VGS 0 వోల్ట్ను పెంచుకుంటే నేను చర్చించినట్లు నేను VGS 0 వోల్ట్ను పెంచుకుంటే కరెంటు ఇంకా పెరుగుతున్నట్లు మనం చూడవచ్చు ID ఇంకా పెరుగుతోంది అంటే నా IDSS గరిష్ట కరెంట్ కాదు నా IDSS గరిష్ట కరెంట్ కాదు ఎందుకంటే నేను నా VDS 0 వోల్ట్ను పెంచుకుంటే కరెంట్ IDపెరుగుతున్నట్లు నేను ఇప్పటికీ చూడగలను కాబట్టి మనం ఇక్కడ చూసేదిడ్రైన్ లక్షణాలు ID వర్సెస్ VDS అయితే బదిలీ లక్షణాలు ID వర్సెస్VGS స్థిర VDSకోసం స్థిర VDS కోసం బదిలీ లక్షణాలను గీయండి ఇప్పుడు ఈ సందర్భంలో నేను ఏమి చేస్తాను నేను x మరియు y ను గీస్తాను x y ప్లాట్ ఇలా నేను ఏమి చేస్తాను ఇది 0 వోల్ట్ అయితే ఇది 1 మరియు ఈ దిశలో ఉంటే నా విలువను వ్రాస్తాను కాబట్టి నేను ఏమి వ్రాస్తాను 6 5 4 1 వరకు నేను ఇలాంటి వోల్టేజ్లను వర్తింపజేసినందున నేను ఈ ప్లాట్లో ఇలాంటి VGS ని వర్తింపజేసాను కాబట్టి x అక్షంలో మనం ఇక్కడ వ్రాస్తున్న వోల్టేజ్ ఇవన్నీ మీరు చూస్తారు ఇప్పుడుమనం ఏమి చేయాలో మీరు చూశారా మనం కేవలం డ్రా చేసుకోవాలి ఎందుకంటే ఇది ID ఇది ID కాబట్టి మీరు పొందుతారు మరియు ఇది కూడా ID కాబట్టిమనం ఏమి చేయాలి మనం ఈ ID విలువలను ఈ విధంగా కనెక్ట్ చేయాలి ఇప్పుడు మనం ఏమి చేయాలి మనం చూడాలి VDS స్థిరాంకం కోసం ఇక్కడ కరెంట్ విలువ ఏమిటి VDS స్థిరంగా ఉందని అనుకుందాం ఇప్పుడు మనం పరిశీలిద్దాం 6 కోసం 6 కరెంట్ 0 కాబట్టి నాకు 0 5 ఉంటుంది 5 కోసం నా కరెంట్ 1 అని అనుకుందాం కాబట్టి నేను ఇక్కడ ఒక నక్షత్రాన్ని ఉంచుతాను అప్పుడు 2 తరువాత 3 అప్పుడు కరెంట్ 4 కరెంట్ ఎక్కువ అవుతుంది ఇంకా 0 కి ఎక్కువ 1 కోసం నా కరెంట్ ఇక్కడ ఎక్కడో ఉందని నేను చూడగలను మరియు ఈ విలువ 8 మరియు 8 మిల్లియంపేర్ అని చెప్పనివ్వండి అప్పుడు నేను చూసేది ఏమిటంటే ఈ అక్షం మీద నాకు పాయింట్లు ఉన్నాయి అర్థం చేసుకోవడం ద్వారా నిర్దిష్ట VGSవిలువకు కరెంటు విలువ ఏమిటి కాబట్టి ఇక్కడ నా ప్లాట్లు VGS ID వర్సెస్ VGS కాబట్టి మరలా నేను బదిలీ లక్షణాలను గీయగలను ఒకవేళ నేను డ్రైన్ లక్షణాలు కలిగి ఉంటే లేదా డ్రైన్ లక్షణాలు ID వర్సెస్ VDS నాకు తెలిస్తే అది ఏమిటి ID వర్సెస్ VDSకోసం ప్లాట్లు VGS యొక్క విభిన్న విలువ కోసం ఎలా కనిపిస్తాయి అది VGS కు వ్యతిరేకంగా ID ప్లాట్ చేయడం చాలా సులభం నేను చెప్పేది ఏమిటంటే ప్లాట్లు ID వర్సెస్ VDS ప్లాట్లు నాకు తెలిస్తే VGSయొక్క విభిన్న విలువ కోసం ఇది ఎలా కనిపిస్తుంది VDS వేర్వేరు విలువల కోసం VGS కు వ్యతిరేకంగా ID ని ప్లాట్ చేయడం చాలా సులభం అదేVDS కాబట్టి ఇప్పుడు నాకు సమస్య ఉంటే మీరు ఇక్కడ చూడవచ్చు ఇక్కడ సమస్య కండక్షన్ రీజియన్లో ఉంది కండక్షన్ రీజియన్లో కరెంటు స్పీడ్ డిప్లిషన్ టైపు మాస్ ఫెట్ యొక్క కరెంటు స్పీడ్ఎన్ హాన్సమెంట్ టైపు మాస్ ఫెట్ కంటే నెమ్మదిగా ఉంటుంది ఇక్కడ ఏమి వ్రాయబడింది వ్రాసిన వాక్యం ఏమిటంటే కండక్షన్ రీజియన్ లో డిప్లిషన్ టైపు మాస్ ఫెట్ లో కరెంటు స్పీడ్ఎన్ హాన్సమెంట్ టైపు మాస్ ఫెట్ లో కరెంటు స్పీడ్ కంటే నెమ్మదిగా ఉంటుంది ఈ ప్రకటన నిజం లేదా తప్పు అనేది ప్రశ్న కాబట్టి ఆ ప్రకటన నిజమా కాదా అని మనం తెలుసుకోవాలి ప్రకటన నేను నా మాస్ ఫెట్ ను ఉపయోగిస్తే 1 నా డిప్లిషన్ మాస్ ఫెట్ 1 నా ఎన్ హాన్సమెంట్ మాస్ ఫెట్ మరియు కండక్షన్ రీజియన్ ట్రయోడ్ లో కండక్షన్ రీజియన్లో నా కరెంటు స్పీడ్ మార్పు నా ID ఇది నా మార్పు రేటు కాబట్టి d d కరెంటు స్పీడ్ మార్పు నెమ్మదిగా ఉన్నప్పుడు నేను ఎన్ హాన్సమెంట్ ఉపయోగించినప్పుడు పోలిస్తే డిప్లిషన్ టైపు ను ఉపయోగిస్తాను ఇది నిజమా లేదా అబద్ధమా కాబట్టి దాన్ని పరిష్కరించుకుందాం డిప్లిషన్ టైపు మాస్ ఫెట్ కోసం ID సూత్రం ఏమీ లేదని ఇప్పుడు మనందరికీ తెలుసు నేను ఎన్ హాన్సమెంట్ టైపు మాస్ ఫెట్ ను అర్థం చేసుకోవాలనుకుంటే నా కరెంటు సూత్రం ID ఉంటుంది ID K 2 దీని యొక్క ఉత్పన్నం మనం చూస్తాము మిగిలినవి మీరే చేయటానికి ప్రయత్నించాలి కాబట్టి ఒకసారి నాకు సూత్రం తెలిస్తే మరియు ID K 2 అప్పుడు ఇక్కడ స్థిరాంకం ఏమిటి ఇక్కడ నా స్థిరాంకం IDSS మరియు Vp ఇక్కడ నా స్థిరాంకం K మరియు VT ఎందుకంటే ఇక్కడ IDSS స్థిరంగా ఉంటుంది మాకు తెలుసు ఇక్కడ పించ్ ఆఫ్ వోల్టేజ్ స్థిరంగా ఉంటుంది మాకు తెలుసు ఇక్కడ K స్థిరంగా ఉంటుంది అది మనకు తెలుసు ఇక్కడ థ్రెషోల్డ్ వోల్టేజ్ స్థిరంగా ఉంటుంది అది మనకు తెలుసు కాబట్టి ఈ సందర్భంలో నేను ఉత్పన్నం చేస్తే మారుతున్న రేటు ని చూడాలనుకుంటున్నాను అందుకే నేను ఉత్పన్నం చేయాల్సి వచ్చింది కాబట్టి ఇది ID యొక్క ప్రత్యేకసమీకరణం 1 ఈ సమీకరణ సంఖ్య 2 అని చెప్పండి కాబట్టిమనం 1 నుండి ఉద్భవించాము కాబట్టి 1 మీరు IDSS కు మరింత dID dVGS S ను చూస్తే IDSS స్థిరంగా ఉంటుంది dID dVGS 1 VGS Vp 2 కాబట్టి మొదట ఈ వైపు చూద్దాం మొదట ఎడమ వైపు కాబట్టి దానిని ఇక్కడ ఊహించుకుందాం 1 VGS VpS అలా అయితే dIDdVGS 2IDSS dS dVGS ఎందుకంటేdS2 d VG S2 యొక్క ఎందుకంటే మనం ఈ విలువను పరిగణించాము 1 VGS Vp S కాబట్టి మనకు dS2 dVGS ఉండవచ్చు అది 2S dS dVGS తప్ప మరేమీ కాదు ఆపై మీ IDSS మాకు ఉంది మాకు మీ IDSS ఉంది 2 సార్లు మీకు S2 యొక్క ఈ ఉత్పన్నం ఉంటుంది 2S dID dVGS కాబట్టి ఇది ఒక సాధారణ ఉత్పన్నం మాత్రమే దీని ద్వారా మేము ఈ సూత్రాన్ని పొందగలం ఇది మీ ముందు ఉంది dIDdVGS 2SS2S dSdVGS కాబట్టి ఈ సూత్రం తో నేను S యొక్క విలువను ప్రత్యామ్నాయం చేస్తే అది ఏమీ కాదు కానీ 1 VGS V p కాబట్టి నేను ఇక్కడ S విలువను ప్రత్యామ్నాయం చేస్తే 1 VGSV p అప్పుడు నేను ఈ ప్రత్యేక సూత్రాన్ని పొందుతాను కాబట్టి నేను 2 ID 1 VGSVp ని మరింత అర్థం చేసుకుంటే ఇప్పుడు 1 యొక్క ఉత్పన్నం 0 మరియు నా dVGSdVGS Vp will be 1Vp అవుతుంది dIDdVGS 2IDSS dVGSdVGS Vp will be 1Vp Vp అవుతుంది కాబట్టి నేను ఈ సమీకరణాన్ని మరింత పరిష్కరిస్తే నా దగ్గర ఏమి ఉంది dIDdVGS 2IDSS ఇప్పుడు మీరు ఈ రెండింటినీ గుణించాలి లేదా మీకు Vp 2 లభిస్తుంది VGS Vp ఇప్పుడు ఇక్కడ స్థిరాంకం ఏమిటి IDSS స్థిరంగా ఉందని మరియు Vp స్థిరంగా ఉందని మాకు తెలుసు కాబట్టి స్థిరమైన విలువను ఉంచండి కాబట్టి ఈ ప్రధాన సెట్ ఈ ప్రత్యేక విలువ స్థిరంగా ఉంటుంది 2 స్థిరంగా ఉంటుంది IDSS Vp 2 స్థిరంగా ఉంటుంది VGS Vp Vp మళ్ళీ స్థిరంగా ఉంటుంది కాబట్టి నేను C ని స్థిరంగా వ్రాస్తాను VGS - C ఇది మళ్ళీ స్థిరంగా ఉంటుంది కాబట్టి డిప్లిషన్ రీజియన్ కొరకు నా సమీకరణం CVGS - C ఇది నా సమీకరణం దేనికోసం డిప్లిషన్ టైపు మాస్ ఫెట్ మరియు కండక్షన్ ప్రాంతంలోని 2కరెంటు యొక్క మార్పు ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఎన్హాన్సమెంట్ టైపు మాస్ ఫెట్ లో కరెంటు క్షమము లో మార్పు లేదా కరెంటు మార్పు ఎలా జరుగుతుందో నేను చూడాల్సి వచ్చింది ఎన్ హాన్సమెంట్ టైపు మాస్ ఫెట్ లో కరెంటు మార్పు ఎలా జరుగుతుందో నేను చూస్తాను కాబట్టి స్లైడ్ యొక్క కుడి వైపు మరియు రెండవ సగం సమీకరణ సంఖ్య 2 ను పరిశీలిద్దాం కాబట్టి ఇప్పుడు మనము ఈ ప్రత్యేక వైపు పరిగణిద్దాం కాబట్టి ప్రారంభిద్దాం ఇప్పుడు ఎన్ హాన్సమెంట్ టైపు మాస్ ఫెట్ మీ కరెంటు ఐడి K సార్లు VGS మైనస్ VT మొత్తం చదరపు అని మాకు తెలుసు ఇక్కడ K స్థిరంగా ఉంటుంది మరియుVT స్థిరంగా ఉంటుంది కాబట్టి నేను నా ఉత్పన్నం ప్రారంభిస్తే dID dVGS K d dVGS 2 ఇప్పుడు నేను ఊహిస్తే VGS VT m అప్పుడు నేను కలిగి ఉంటాను dID dVGS 2 Km dm dVGS మళ్ళీ ఇదే విషయం మన దగ్గర ఉన్నది dm2 dVGS 2mdmdVGS మనం ఇక్కడ వ్రాసినది ఇదే K అక్కడ ఉంది మనం K ని కూడా ప్రత్యామ్నాయం చేసాము ఇప్పుడు నేను దీన్ని కలిగి ఉంటే నేను మళ్ళీ m విలువను ప్రత్యామ్నాయం చేస్తాను కాబట్టి నేను m విలువను ప్రత్యామ్నాయం చేసినప్పుడు నాకు 2K ఉంటుంది m అంటే ఏమిటి VGS VT సో 2K ddVGS నేను దీన్ని పరిష్కరించినప్పుడు నేను పొందుతాను 2K ఇప్పుడు ddVGS 1 0 ఇక్కడ నా విలువ స్థిరంగా ఉంది కాబట్టి ఇది స్థిరంగా ఉంటుంది ఇది స్థిరం లాగా వ్రాయబడుతుంది ఎందుకంటే K స్థిరం 2 స్థిరంగా ఉంటుంది VGS VT VT స్థిరంగా కాబట్టి నాకు విలువ ఉంది dID dVGS C VGS - C నేను ఉద్భవించినది ఇదే ఎన్ హాన్సమెంట్ టైపు కోసం ఇది డిప్లిషన్ టైపు మాస్ ఫెట్ కోసం కాబట్టి నేను కనుగొన్నది ఏమిటంటే కండెక్షన్ప్రాంతంలో డిప్లిషన్ టైపు మాస్ ఫెట్ యొక్క కరెంటు స్పీడ్ ఎన్ హాన్సమెంట్ టైపు మాస్ ఫెట్ కు సమానం అందువల్ల కండక్షన్ ప్రాంతంలో డిప్లిషన్ టైపు మాస్ ఫెట్ కరెంటు స్పీడ్ నెమ్మదిగా ఉండదు వేగంగా ఉండదు కానీ ఇది కండక్షన్కి సమానం ఎన్ హాన్సమెంట్ టైపు మాస్ ఫెట్ లో కరెంటు క్షమత కి సమానం కాబట్టి ఈ ప్రకటన తప్పు డిప్లిషన్ టైపు మాస్ ఫెట్ లో కరెంటు క్షమత ఎన్ హాన్సమెంట్ టైపు మాస్ ఫెట్ లో కరెంటు క్షమత కంటే భిన్నంగా ఉందో లేదో మనం ఈ విధంగా ఉత్పాదించవచ్చు కాబట్టి నేను లక్షణాలనుచూస్తే అది మీకు మరోసారి సహాయం చేయడమే మీరు చూడండి V D saturation VGS VT కాబట్టి నేను ఈ ప్రత్యేకమైన ప్లాట్లు చూస్తే ఒక సోర్స్ ఉందని నేను చూస్తున్నాను ఛానల్ ఉందిడ్రైన్ ఉంది ఇక్కడ ఒక డ్రైన్ ఉంది ఇక్కడ ఒక సోర్స్ ఉంది మరియు ఛార్జ్ ఏర్పడటం ఉంది వేగం ఏమీ కాదు dxdt ఇది నా x నా x వేగం dx dt నా E dvdx ఇక్కడ ఇది నా వోల్టేజ్ v ఇది ఒకటి మరియు ఇది నా dv అవుతుంది కాబట్టి నేను వోల్టేజ్ ప్లాట్ను గీయాలనుకుంటే ఛానెల్ ఎలా ఏర్పడుతుందో చూడాలి నేను వేగాన్ని కనుగొనగలను నేను ఛార్జీ ని చూడగలను ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమిటో నేను చూడగలను మరియు మాస్ ఫెట్ యొక్క VDSలక్షణాలకు వ్యతిరేకంగా IDని ఎలా పొందగలను మీరు మళ్ళీ ఎన్ హాన్సమెంట్ టైపు మాస్ ఫెట్ యొక్క చిహ్నాన్ని చూడవచ్చు మీరు ఆ డిప్లిషన్ టైపు n ఛానల్ మాస్ ఫెట్ సాధారణ మరియు సాధారణ మాస్ ఫెట్ను చూడవచ్చు కానీ మీరు ఇక్కడ మరియు మీరు ఎన్ హాన్సమెంట్ టైపు ని చూస్తారుడ్రైన్ మరియు సోర్స్ మధ్య విరామం ఉంది మరియు కారణం మాస్ ఫెట్ ప్రారంభంలో ఛానల్ లేదు మీరు మాస్ ఫెట్ ని మీరు ఇక్కడ మరియు మీరు ఎన్ హాన్సమెంట్ టైపు ని చూస్తారుడ్రైన్ మరియు సోర్స్ మధ్య విరామం ఉంది మరియు ఎన్హాన్సమెంట్ టైపు తీసుకున్నప్పుడు ఛానల్ లేదు కానీ డిప్లిషన్ టైపు విషయంలో ఛానల్ ఏర్పడుతుంది మరియు ప్రారంభంలో ఉంటుంది అందుకే మనం ఈ ప్రత్యేకమైన పంక్తిని చూడవచ్చు కానీ మీరు ఇక్కడ ఎన్హాన్సమెంట్ టైపు ని చూస్తారు డ్రైన్ మరియు సోర్స్ మధ్య విరామం ఉంది కాబట్టి మనం ఇంకొక ఉదాహరణ చేద్దాం ఆపై మనం ఈ ప్రత్యేకమైన మాడ్యూల్ను పూర్తి చేస్తాము మరియు అదే ఉపన్యాసం యొక్క తదుపరి మాడ్యూల్లో కొనసాగుతాము కాబట్టి మీకు ఇవ్వబడితే VT ని నిర్ణయించండి అది కొంత విలువ యొక్క K కి థ్రెషోల్డ్ వోల్టేజ్ కొంత విలువ కోసం VGS తో కొంత విలువ కోసం ID ఆన్ చేయండి కాబట్టి మొదట మనం అర్థం చేసుకోవాలి VGSదాని 4 వోల్ట్లపై ID దాని 3 5 మిల్లి యాంపియర్ పై అంటే ఇది నా ఎన్ హాన్సమెంట్ టైపు మాస్ ఫెట్ తప్ప మరొకటి కాదు ట్రయోడ్ ప్రాంతానికి ఎన్ హాన్సమెంట్టైపు మాస్ ఫెట్ కోసం ట్రయోడ్ ప్రాంతానికి సమీకరణం నాకు తెలుసు ID 2K VD - VDS 2 2 ట్రయోడ్ ప్రాంతానికి ఇది నా సమీకరణం సంతృప్త ప్రాంతం కోసం నాకు తెలుసు VDS VGS VT కాబట్టి నేను VDS యొక్క ఈ విలువను ఈ ప్రత్యేక సమీకరణం లో ప్రత్యామ్నాయం చేస్తాను నాకు ఏమి ఉంటుంది 1 లో 2 మరియు ప్రత్యామ్నాయం ID K 2 ఇప్పుడు నాకు ఇప్పటికే ID ఉంది ID అంటే ఏమిటి 3 5 మిల్లి యాంపియర్ ఇది ఇప్పటికే ఇక్కడ ఇవ్వబడింది నాకు VGS వోల్ట్లు ఉన్నాయి VT నేను దాన్ని కనుగొన్నాను K కూడా ఇవ్వబడుతుంది 0 4 10 3 యాంపియర్వోల్ట్2 ఈ ప్రతిదీ ఇవ్వబడింది కాబట్టి నేను విలువను ప్రత్యామ్నాయం చేస్తే నేను కనుగొన్నది ఈ విలువ 3 5 కు సమానం అప్పుడు నేను ఇక్కడ ఈ ప్రత్యేక సమీకరణాన్ని కలిగి ఉంటాను కాబట్టి ఈ ప్రత్యేక విలువ నేను ఇక్కడ ఉంచుతాను మరియు నేను దాన్ని పరిష్కరిస్తాను కాబట్టి నేను కలిగి ఉంటాను 8 75 V2 2 కాబట్టి 2 95 4 VT కాబట్టి వర్గమూలాన్ని తీసుకోవడం ద్వారా మనం కలిగి ఉండవచ్చు ఈ ప్రత్యేక సమీకరణం యొక్క వర్గమూలాన్ని తీసుకోవడం ద్వారా నేను ఈ ప్రత్యేక సమీకరణం యొక్క వర్గమూలాన్ని తీసుకుంటే నా దగ్గర ఉండేది 2 అప్పుడు నేను కలిగి ఉన్నాను VT 1 05 వోల్ట్లు కాబట్టి నాకు ఎలాంటి మాస్ ఫెట్ ఉందో నాకు తెలిస్తే నేను VT ని కనుగొనగలను ఎందుకంటే అది సంతృప్త ప్రాంతంలో నాకు తెలుసు VDS VGS VT ట్రయోడ్ ప్రాంతం ఇది సమీకరణం నేను ఈ సమీకరణాన్ని ప్రత్యామ్నాయం చేస్తాను మరియు డ్రైన్ VT కి నేను ఒక సమీకరణాన్ని కలిగి ఉంటాను డ్రైన్ కరెంటు సమీకరణంలో ప్రతిదీ ఇవ్వబడుతుంది ID ఇవ్వబడింది VD K ఇవ్వబడుతుంది VGS ఇవ్వబడుతుంది నేను థ్రెషోల్డ్ వోల్టేజ్ VT ను కనుగొనవలసి ఉంది కాబట్టి ఈ ప్రత్యేకమైన మాడ్యూల్కు ఇది చివరి స్లైడ్ మరియు మనం తదుపరి మాడ్యూల్లో కొనసాగుతాము మరియు మాస్ ఫెట్ యొక్క తదుపరి అనువర్తనాన్ని చూస్తాము కాబట్టి మీరు అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను డిప్లిషన్ మాస్ ఫెట్ అంటే ఏమిటిడ్రైన్ లక్షణాలు ఏమిటో మీరు త్వరగా అర్థం చేసుకున్నారు డిప్లిషన్ టైపు మరియు ఎన్ హాన్సమెంట్ టైపు లో ప్రసరణ ప్రాంతంలో కరెంటు రేటులో మార్పు ఒకేలా లేదా భిన్నంగా ఉందా అనేదానికి ఒక ఉదాహరణ చూశాము రెండూ ఒకేలా ఉన్నాయని మనం కనుగొన్నాము అప్పుడు మనం ప్రవేశ వోల్టేజ్ ను నిర్ణయించే ఉదాహరణ ను చూశాము కాబట్టి తదుపరి స్లైడ్లలో తదుపరి మాడ్యూళ్ళలో మనం ఏమి చూస్తాము వోల్టేజ్ లక్షణాలకు మాస్ ఫెట్ కరెంట్ యొక్క ఉత్పన్నం వోల్టేజ్ లక్షణాలకు మాస్ ఫెట్ కరెంట్ యొక్క ఉత్పన్నం ఛానల్ పొడవు మాడ్యులేషన్ అంటే ఏమిటి ఆపైమనం మీ కరెంటు అద్దం అయిన ఈ మాస్ ఫెట్ యొక్క ముఖ్యమైన అనువర్తనానికి వెళ్తాము కాబట్టి అప్పటి వరకు మీరు ఉపన్యాసం ద్వారా వెళ్ళండిఎన్ హాన్సమెంట్ టైపు మాస్ ఫెట్ తో పోలిస్తే డిప్లిషన్ మాస్ ఫెట్ ఎలా ఉపయోగించవచ్చో మరోసారి చదవండి ఎన్ హాన్సమెంట్ టైపు లో అనువర్తనం చాలా సులభం ఛానల్ లేదు డిప్లిషన్ టైపు లో ఛానల్ ఉంది ఛానల్ లేనప్పుడు నేను ఎలక్ట్రాన్ను ఆకర్షించాలనుకుంటే నేను పాజిటివ్ గేట్ దరఖాస్తు చేయాలి అందుకే గేట్ పాజిటివ్ అంటే నేను VGS ని పెంచినప్పుడు నా కరెంట్ పెరుగుతుంది ఈ సందర్భంలో కానీ ఇప్పటికే ఛానల్ ఉంది కాబట్టి VGS 0 వద్ద కూడా డిప్లిషన్ టైపు లో ఉంటుంది ఇది సోర్స్ మరియు డ్రైన్ మధ్య ఛానల్ కాబట్టి ఇప్పటికీ నేను కొంత కరెంట్ ID ని చూస్తాను మరియు నేను ఈ VGS ని తగ్గిస్తే కరెంటు ID లో తగ్గుదల చూస్తాను కాని నేను VGS ని పెంచుకుంటే అది IDSS కన్నా ఎక్కువ కావచ్చు ఎందుకంటే IDSS గరిష్ట కరెంట్ కాదు కాబట్టి ఇప్పటి వరకు మనం ఈ విషయాలు అర్థం చేసుకున్నాము ఇప్పుడు మనం తదుపరి తరగతుల్లో ఏమి నేర్చుకుంటామో చూద్దాం కాబట్టి నేను మిమ్మల్ని తదుపరి తరగతిలో చూస్తాను అప్పటి వరకు మీరు జాగ్రత్తగా చూసుకోండి